క్టర్ల గురించిన కోర్సు పై లెక్చర్ 9కు స్వాగతం మనం లెక్చర్ 8లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 2 2 కు సొల్యూషన్ గురించి మనం చూశాం మనము మాడ్యూల్ 2లో ఉన్నాము ఇది బయోరియాక్టర్ల నుండి రెండు ప్రధాన ఫలితాలను బయోమాస్ ఉత్పత్తులు మరియు కొన్ని ఎంజైమ్ సంబంధిత అంశాలను ఎంజైమ్ ప్రతిచర్యల నుండి వచ్చే ఉత్పత్తులను చూపుతుంది ఆ మాడ్యూల్ లో మనం ముందుకు వెళ్దాము ఈ లెక్చర్ లో మనం మాడ్యూల్ పూర్తి చేసేద్దాము ఈ ఉపన్యాసంలో మనం చూడబోయే చివరి అంశం బయోమాస్ లేదా సెల్స్ సబ్స్ట్రేట్లు మరియు ప్రొడక్ట్స్ మెజర్మెంట్ మెథడ్స్ బయోమాస్ కాన్సెన్ట్రేషన్ సబ్స్ట్రేట్ మరియు ప్రొడక్ట్ కాన్సెన్ట్రేషన్ కు సంబంధించిన సమాచారం సంబంధిత రియాక్టర్ల రూపకల్పన మరియు కార్యాచరణ పరంగా ఎంత కీలకమైనదో మనం చూశాం అందువల్ల బయోమాస్ సెల్స్ బయోమాస్ సెల్స్ సబ్స్ట్రేట్లు మరియు ఉత్పత్తుల గాఢతను కనుగొనడానికి మనం మంచి కొలత విధానాలను కలిగి ఉండాలి వీటి కొరకు ఉపయోగించే కొన్ని సాధారణ కొలతల విధానాలను మనం చూద్దాం రెండు రకాల పద్ధతులు న్నాయి ఒకటి ఆన్ లైన్ మరియు రెండోది ఆఫ్ లైన్ ఆన్ లైన్ అంటే బయో రియాక్టర్ కు అంతరాయం కలిగించదు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రక్రియ కొనసాగుతుంది కనుక ఆన్ లైన్ లో లెక్కించబడుతుంది ఆఫ్ లైన్ మనము బయో రియాక్టర్ల నుండి ఒక నమూనాను తీసుకొని తరువాత దానిని లైన్ నుండి లేదా బయో రియాక్టర్ నుండి దూరంగా కొలుస్తాము అందుకే దీనిని ఆఫ్ లైన్ పద్ధతి అని పిలుస్తారు మనము కొన్ని ఆన్ లైన్ పద్ధతులను చూద్దాం అవి బయో రియాక్టర్ కు అంతరాయం కలిగించకుండా ఆసక్తి ఉన్న పాయింట్ వద్ద లెక్కించబడతాయి కనుక వీటిని ఇష్టపడతారు కాబట్టి ఉత్తమ వీక్షణ లేదా ఉత్తమ సమాచారం ఆన్ లైన్ పద్ధతుల నుండి వస్తుంది కానీ కొన్ని మాత్రమే విశ్వసనీయమైన కొలతల కోసం అందుబాటులో ఉన్నాయి మరియు ఇది ఆన్ లైన్ పద్ధతులతో కష్టం అవుతుంది ఉదాహరణకు మనం సెల్ కాన్సెన్ట్రేషన్ ను లెక్కించడాన్ని చూస్తే కొన్ని ఆన్ లైన్ విధానాలు న్నాయి NADH అని పిలవబడే సెల్ లోపల ఉండే మాలిక్యూల్ యొక్క ఫ్లోరోసెన్స్ ను లెక్కించే ఫ్లోరోసెన్స్ విధానం ఉంది మీరు అందరికీ NADH నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ దాని యొక్క హైడ్రోజనేటెడ్ రూపం తెలుసు NADH ఫ్లోరోసెంట్ N A D కాదు మరియు NADH యొక్క స్థాయి కణ కాన్సెన్ట్రేషన్ కు డైరెక్ట్ ఇండికేషన్ NADH ఫ్లోరోసెన్స్ ఎక్కువగా కణ గాఢత పెరుగుతుంది సంబంధం తెలిసిన విధంగా తయారుచేయబడింది అందువల్ల NADH ఫ్లోరోసెన్స్ ద్వారా పెరగడం లేదా దీనిని కల్చర్ ఫ్లోరోసెన్స్ NADH ఫ్లోరోసెన్స్ మార్పు అని కూడా అంటారు సాధారణంగా చేసేది ఏమిటంటే ఫ్లోరోసెన్స్ మెజర్మెంట్ ప్రోబ్ బయోరియాక్టర్లోని ప్రత్యేక బావిలో ఉంచబడుతుంది ఇది ఆప్టికల్ ప్రోబ్ దానికి ముందు NADH NADH కొరకు సరైన వేవ్ లెంత్ పెయిర్ 340 460 నానోమీటర్ల అని నేను మీకు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఉత్తేజిత వేవ్ లెంత్ 340 నానోమీటర్ల వద్ద ఉద్గార వేవ్ లెంత్ 460 నానోమీటర్ల వద్ద లెక్కించాల్సి ఉంటుంది స్పెక్ట్రోఫ్లోరిమీటర్ లో మీరు ఒక nice cuvette లేదా ఇతర ఒక కొలత కలిగిఉంది మీరు 340 లో పంపించి 460 వద్ద లెక్కించడానికి ఒక నియంత్రిత మార్గం ఉంది బయోరియాక్టర్లో సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ ప్రోబ్ అనేది స్పెక్ట్రాఫ్లోరిమీటర్తో ఇంటర్ ఫేస్ చేయబడుతుంది ఫైబర్ ఆప్టిక్ బండిల్ కొన్ని బండిల్ స్పెక్ట్రాఫ్లోరిమీటర్ నుండి ఉత్తేజిత తరంగదైర్ఘాన్ని కలిగి ఉంటాయి మరియు ఒక ఓపెన్ ఎండెడ్ జ్యామెట్రీ లో బయోరియాక్టర్లోకి ప్రొజెక్ట్ చేయబడతాయి అప్పుడు 460 వద్ద ఎమిషన్ వేవ్ లెంత్ అదే ఫైబర్ ఆప్టిక్ ప్రోబ్ ద్వారా సేకరించబడుతుంది మరియు స్పెక్ట్రా ఫ్లోరిమీటర్ కు తిరిగి తీసుకోబడి లెక్కించబడుతుంది దీనిని ఒపెన్ ఎండెడ్ జ్యామెట్రీ ఆఫ్ మెజర్మెంట్ అని అంటారు ఆ వివరాలు ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే సెల్ గాఢతను కల్చర్ ఫ్లోరోసెన్స్ లేదా NADH ఫ్లోరోసెన్స్ను అనుసరించడం ద్వారా కొలవవచ్చు సెల్స్ యొక్క కండక్టివిటిని కూడా లెక్కించవచ్చు వాటికి కొన్ని ప్రోబ్లు ఉన్నాయి విశ్వసనీయత అనేది ఖచ్చితంగా ఉండకపోయినాకూడా ఆన్ లైన్ పద్దతిని ఉపయోగించవచ్చు సబ్స్ట్రేట్ మరియు ప్రొడక్ట్ కాన్సెన్ట్రేషన్ ల కొరకు కొన్ని ఆన్ లైన్ విధానాలున్నాయి నేను ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా ఆప్టికల్ ఫైబర్ స్పెక్ట్రోఫోటోమీటర్ లేదా ఫ్లోరిమీటర్తో ఇంటిగ్రేట్ చేయబడుతుంది లేదా బయోరియాక్టర్ నుంచి మీరు నమూనాను తీసుకోవచ్చు కొలత కోసం ఫ్లోరిమీటర్లో ఉంచబడిన ఫ్లో సెల్ అని పిలువబడే దాని ద్వారా ప్రవహించిన తర్వాత నమూనాను బయోరియాక్టర్లోకి తీసుకురండి ఇది మరో మార్గం కొన్ని రకాల పదార్థాలు కొన్ని ప్రొడక్ట్స్ కొరకు అబ్సర్బెన్స్ ఫ్లోరోసెన్స్ ని మీరు ఉపయోగించవచ్చు ఇటీవల ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఇన్ ఫ్రా రెడ్ స్పెక్ట్రోస్కోపిక్ కు దగ్గరగా ఉంది నిజానికి ఈ విషయం మీద పేపర్ ఉంది అది సంజయ్ తివారీ గారు చేసిన పని ఇది Ph theis లో భాగంగా అభివృద్ధి చేయబడింది మరియు పరిశ్రమలో కూడా అప్లై చేయబడింది ఇక్కడ ప్రయోజనం నన్ను ఈ ప్రత్యేకమైన సందర్భంలో మాట్లాడనివ్వండి తద్వారా మీరు ప్రయోజనాన్ని అర్థం చేసుకుంటారు ఇక్కడ ఈ పరిశ్రమ తక్కువ స్థాయి లో ఉన్న సబ్స్ట్రేట్ ను ఉపయోగించడానికి ఒక దృష్టి ఉంది ఎందుకంటే ఆ పదార్థం వాటి ఒక ఉత్పత్తి కమర్షియల్ ప్రొడక్ట్ కోసం సెల్స్ టాక్సిక్ కాబట్టి ఈ లో లెవెల్ ను ఒక లో లెవెల్ కాన్సెన్ట్రేషన్ వద్ద నిర్వహించాల్సి ఉంటుంది ఇప్పుడు మిల్లీమోలార్ మరియు ఇంకా చాలా వరకు ఇది సుమారు 2 5 నుంచి 5 మిల్లీమోలార్ అని నేను అనుకుంటున్నాను అందువల్ల సబ్స్ట్రేట్ కాన్సెన్ట్రేషన్ ను లెక్కించాల్సి వస్తే తక్కువ స్థాయిలో ఉంచి సెల్ కాన్సెన్ట్రేషన్ ను సర్టెన్ లెవెల్ లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది లేనిపక్షంలో అది విషతుల్యంగా మారుతుంది అందువల్ల మనం ఇక్కడ ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించాలి పాత పద్ధతి ఇదే వారు బయో రియాక్టర్ నుండి నమూనా తీసుకుంటారు ఇది ఉత్పత్తి రియాక్టర్ ఉత్పత్తి యూనిట్కు చాలా దూరంలో ఉన్న ల్యాబ్లో హెచ్ పిఎల్ సి మొదలైన కొలతలు లభ్యం అవుతాయి అందువల్ల వారు ఇక్కడ నుంచి ఒక నమూనాను తీసుకోవాలి అక్కడకు వచ్చి దానిని లెక్కించాలి ఇది సుమారు 20 25 నిమిషాలు పడుతుంది మరియు తరువాత దానిని తిరిగి తీసుకురండి అప్పటికి ప్రొడక్ట్ కాన్సెన్ట్రేషన్ పెరిగి వారు బ్యాచ్ను కోల్పోయి అది సెల్స్ విషతుల్యంగా మారి బ్యాచ్ ను కోల్పోయి ఉండేది అందువల్ల దీనిని పరిహరించడం కొరకు వారికి ఖచ్చితంగా ఆన్ లైన్ కొలత అవసరం అవుతుంది ఇది వెంటనే కాన్సెన్ట్రేషన్ అంటే ఏమిటో తెలియజేస్తుంది తద్వారా వారు ఆమోదయోగ్యమైన స్థాయిల్లో ఉత్పత్తి లెవల్స్ మెయింటైన్ చేయడానికి తగిన చర్యతీసుకోగలరు అందువల్ల నేను మరియు సంజయ్ NIR స్పెక్ట్రోస్కోపీపై పనిచేశాం మరియు ఆ విధంగా చేయడానికి ఒక విధానాన్ని అభివృద్ధి చేశాం అంతేగాక ఇది పరిశ్రమకు ఎంతో లాభదాయకంగా ఉంది ఇది బయోకెమికల్ ఇంజనీరింగ్ జర్నల్లో ప్రచురించబడినటువంటి ఒక పేపర్ అక్కడ ఉంది మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని చూడండి అలాగే బయోరియాక్టర్ నుండి వచ్చే వాయువు ఇప్పుడు చాలా ఏరోబిక్ బయోరియాక్టర్ వ్యవస్థలకు గాలిని అందిస్తున్నాము ఎక్జిట్ గ్యాస్ ఇది CO2 మరియు O2 మరియు నైట్రోజన్ మరియు ఇతరాలు కలిగి ఉంటుంది ఇది బయో రియాక్టర్లో ఏమి జరుగుతుందో కొంత ఇన్పుట్ అందించడానికి కూడా కొలవవచ్చు కాబట్టి అవి అందుబాటులో ఉన్న ఆన్ లైన్ విధానాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి కానీ మనము ఇప్పుడే మాట్లాడినట్లుగా ఆఫ్ లైన్ వ్యవస్థతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆఫ్ లైన్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఆఫ్ లైన్ కొలతలను మనం ఇప్పుడు చూద్దాం మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ ను లెక్కించడాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఒక దాన్ని ఒకేసారి తీసుకోండి నేను సరిపోతుంది అనుకుంటున్నాను మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ మీరు సెల్స్ బంచ్ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లయితే లైవ్ సెల్స్ లు మరియు డెడ్ సెల్స్ రెండూ ఉంటాయి మనం లైవ్ సెల్స్ ను మాత్రమే చూస్తున్నట్లయితే వేయబుల్ సెల్స్ ప్రొడక్ట్ ఏర్పడటానికి దోహదపడే సెల్స్ కనుక మనం వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్ ను అనుసరించాలని అనుకుంటాము కొన్నిసార్లు 97 98 శాతం వరకు ఉండే వేయబులిటీ పర్సెన్టేజెస్ మీరు వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్ ను అనుసరిస్తున్నా లేదా మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ ను అనుసరిస్తున్నా నిజంగా తేడాను కలిగించవు అయితే సూత్రాల్లో ఒక తేడా ఉంది అది రావొచ్చు అది ముఖ్యమైనదిగా మారవచ్చు తేడా అనేది ముఖ్యమైనదిగా మారుతుంది అందువల్ల మొత్తం వేయబుల్ కాన్సెన్ట్రేషన్ మెజర్మెంట్ మరియు ఒక వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్ కొలత ఉందని మీరు తెలుసుకోవాలి మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ ను లెక్కించే విధానాలను మనం చూద్దాం మొదటిది OD లేదా ఆప్టికల్ డెన్సిటీ అని పిలవబడేది OD అంటే ఆప్టికల్ డెన్సిటీ ఇది ఒక చారిత్రాత్మక పదం అది కొలిచే దానికి ప్రాతినిధ్యం వహించదు కానీ దాని గురించి మనం మాట్లాడతాం మీరు డ్రై మాస్ ని కూడా లెక్కించవచ్చు నమూనాను తీసుకోవచ్చు పెద్ద నమూనాను తీసుకోండి పూర్తిగా ఎండబెట్టండి మరియు తరువాత మాస్ ని లెక్కించండి అంటే మాస్ మాస్ ఒక ే సర్టైన్ వాల్యూమ్ నుంచి వచ్చినదని మీకు తెలుసు అందువల్ల వాల్యూమ్ ద్వారా సెల్స్ మాస్ మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ ను ఇస్తుంది మీరు ప్యాక్డ్ సెల్ వాల్యూం అని పిలవబడే దానిని కూడా ఉపయోగించవచ్చు ఇది సెల్స్ యొక్క కాన్సెన్ట్రేషన్ సొల్యూషన్ లో సాధారణంగా పరిశ్రమలో ఉన్నటువంటి వాల్యూమ్ అందువల్ల ఇది ప్యాక్డ్ సెల్ వాల్యూం ఇది సాధారణంగా కొన్ని పరిశ్రమల్లో మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ యొక్క కొలతగా ఉపయోగించబడుతుంది సెల్స్ ద్వారా ఆక్రమించబడ్డ వాల్యూమ్ లేదా మీరు సెల్ కంటెంట్స్ మెజర్మెంట్ ను కూడా ఉపయోగించవచ్చు బూజులు హైఫే పొడిగింపు ద్వారా పెరిగే జీవులు అని మీరు చెప్పినట్లయితే మేం చెప్పాం అందువల్ల సెల్స్ సంఖ్య ఒక సూచిక కాకపోవచ్చు ఇది కేవలం ఒకసెల్ కానీ హైఫే యొక్క పొడిగింపు ద్వారా మాస్ లో పెరుగుదల ఇలాంటి జీవుల కోసం మనం సెల్ లోని పదార్థాలను లెక్కించాం అందువల్ల మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ లెక్కించడం కొరకు ఇవి విధానాలు ఆ సూత్రాలను మనం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం ఆప్టికల్ డెన్సిటీ ఆప్టికల్ డెన్సిటీఅని పిలవబడే దీనిని స్పెక్ట్రోఫోటోమీటర్ను ఉపయోగించి కొలుస్తారు కానీ వాస్తవానికి ఇది సెల్ స్కాటర్ మెజర్ ఇది సెల్ అబ్ జార్బెన్స్ మెజర్ కాదు ఇది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోవలసిన విషయం ఇక్కడ క్యూవెట్ట్ ఉంది ఇక్కడ ఒక సెల్ సస్పెన్షన్ ఉంది కొలత స్థాయి వరకు నింపండి అప్పుడు క్యూవెట్ట్లో ఒక నిర్దిష్ట వేవ్ లెంత్ చూపించబడుతుంది సెల్స్ అవి మైక్రాన్ పరిమాణంలో ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి Mie స్కాటరింగ్ రేంజ్ అమల్లోకి వస్తుంది అవి చెల్లాచెదురుగా ఉంటాయి మరియు ఏ కాంతి వెదజల్లబడని డిటెక్టర్కు పంపబడుతుంది ఇది కొలవబడుతుంది మరియు అది చెల్లాచెదరైన కాంతిని పొందడానికి ఇన్ కమింగ్ కాంతికి సంబంధించినది చెల్లాచెదురుగా ఉన్న లైట్ సెల్స్ కాన్సెన్ట్రేషన్ కు ప్రపోషనల్ లో ఉంటుంది ఈ తేడాను మీ మనస్సులో స్పష్టంగా సెట్ చేసుకోండి ఇది సెల్ స్కాటర్ మరియు సెల్ అబ్జార్బెన్స్ కాదు ఒకే పరికరాన్ని ఉపయోగించినప్పటికీ మరియు ఆప్టికల్ డెన్సిటీ అని పిలవబడే దానిని ఒక సంపూర్ణ మిస్నోమర్గా ఉపయోగిస్తారు అయితే సూత్రం పరంగా ఇది ఒక మంచి ఆమోదయోగ్యమైన పదం అయితే దీనిని దృష్టిలో ఉంచుకోండి ఇది సెల్ స్కాటర్ మెజర్ మరియు సెల్స్ చెల్లాచెదురుగా ఉన్న మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ కు ప్రపోషన్ లో ఉంటుంది అందుకే మనం 600 నానోమీటర్లను వాడాం ప్రిన్సిపుల్ చెల్లాచెదురు అయినప్పుడు వేవ్ లెంత్ సెల్స్ లు అబ్జర్బ్ చేసుకోనప్పుడు వస్తువులు లేనప్పుడు స్కాటర్ గరిష్టంగా జరుగుతుంది అందువల్ల మనం సెల్ ద్వారా అబ్జర్బ్ చేసుకొని వేవ్ లెంత్ తో పనిచేయాలని అనుకుంటున్నాం కాబట్టి 500 నుంచి 600 వరకు పరిధిలో ఉండే దేనికైనా వాస్తవానికి బాగానే ఉంటుంది నిజానికి నేను కొన్ని సందర్భాల్లో 450 ని కూడా ఉపయోగించాను కనుక ఇది బాగానే ఉంది ఎందుకంటే మీరు చెల్లాచెదురైన కాంతి పరిమాణాన్ని కొలుస్తున్నారు సిక్స్ హండ్రెడ్ అనేది మీరు ఉపయోగించే ఒక సాధారణ సంఖ్య 500 మరియు 600 మధ్య ఏదైనా సరే ఖచ్చితంగా మంచిది అప్పుడు ఏమి చేయబడుతుంది అంటే పొడి సెల్ కాన్సెన్ట్రేషన్ ల మధ్య క్యాలిబ్రేషన్ కర్వ్ ఉపయోగించబడుతుంది మనం డ్రై సెల్ కాన్సెన్ట్రేషన్ గురించి మాట్లాడాం మీరు తగినంత నమూనాలను తీసుకోండి మీరు ఒక వాక్యూం ఓవెన్ ఉపయోగించి సెల్స్ పూర్తిగా ఎండబెట్టారు మరియు తరువాత ఆ నిర్ధిష్ట వాల్యూం సెల్స్ మాస్ ని మీరు లెక్కిస్తారు అందువల్ల మీకు డ్రై సెల్ కాన్సెన్ట్రేషన్ ఉంది మీరు ఒక నమూనాను తీసుకొని ODని లెక్కించడానికి ముందు మీరు డ్రై సెల్ కాన్సెన్ట్రేషన్ ను వాటి యొక్క వివిధ విలువలను ODకు అనుసంధానం చేయవచ్చు మరియు మీరు ఒక సర్టైన్ రేంజ్ లో స్ట్రెయిట్ లైన్ ను పొందుతారు మరియు అదే క్యాలిబ్రేషన్ కర్వ్ మీరు ODని లెక్కించవచ్చు మరియు ఈ క్యాలిబ్రేషన్ కర్వ్ ఉపయోగించి సంబంధిత డ్రై సెల్ కాన్సెన్ట్రేషన్ ను పొందవచ్చు మరియు సాధారణంగా అదే విధంగా చేయబడుతుంది లీనియర్ రెజీమ్ అనేది ఎంతో ముఖ్యమైనది లెక్కించేటప్పుడు మీరు దానిపై దృష్టి సారించాలి లీనియారిటి రెండు అంశాలు ఉన్నాయి మీరు సెల్ డ్రై సెల్ గాఢతను వర్సెస్ ODకు ప్లాఫ్ చేసినట్లయితే అది ఒక సర్టైన్ పాయింట్ వరకు లీనియర్ గా ఉంటుంది మరియు ఒక సర్టైన్ డ్రై సెల్ కాన్సెన్ట్రేషన్ కంటే పైన లీనియారిటి బ్రేక్ డౌన్ అవుతుంది ఇది ప్రకృతి నియమం అందువల్ల ఇది ఇక్కడ లీనియర్ గా ఉంటుంది మరియు ఒక సర్టైన్ డ్రై సెల్ కాన్సెన్ట్రేషన్ కు పైన ఇది వాస్తవానికి సంతృప్తం అవుతుంది ఈ ప్రాంతంలో మనం పనిచేయరాదు అయితే మనం ఈ లీనియర్ రీజన్ కి మన పరిధిని పరిమితం చేస్తాం మరోవిధంగా చెప్పాలంటే మనం ఈ లీనియర్ రీజన్ లో మాత్రమే లెక్కించాల్సి ఉంటుంది ఒకవేళ ఇది అధిక OD ప్రాంతంలో ఉన్నట్లయితే ఈ రేంజ్ లో OD రీడింగ్ పొందడం కొరకు మనం శాంపుల్ని వాస్తవంగా డైల్యూట్ చేయాలి మరియు తరువాత లెక్కించబడ్డ ODకు అనుగుణంగా డ్రై సెల్ కాన్సెన్ట్రేషన్ ను పొందాలి మరియు వాస్తవ ODని పొందడం కొరకు డైల్యూషన్ ఫ్యాక్టర్తో గుణించబడుతుంది ఇవన్నీ పాటిస్తే మంచిది లేదా ఏదైనా రిఫరెన్స్ పుస్తకం యొక్క కొలత అవసరం అయినప్పుడల్లా దీనిని గుర్తు పెట్టుకోండి మీరు ఎల్లప్పుడూ నన్ను అడగవచ్చు డిటెక్టర్ పరిధి కారణంగా లీనియారిటి కోల్పోవడానికి మరో కారణం ఉంది ఒకవేళ డిటెక్టర్కు చేరే కాంతి పరిమాణం ఒక స్థాయి కంటే తక్కువగా ఉంటే లేదా చెల్లాచెదురుగా ఉన్న లైట్ వాల్యూం ఎక్కువగా ఉంటే అప్పుడు డిటెక్టర్ స్యాచురేషన్ జరుగుతుంది అప్పుడు కూడా సమస్య ఉంటుంది అందువల్ల డిటెక్టర్ స్యాచురేషన్ ప్రాంతంలో మనం పనిచేయం స్పెక్ట్రోఫోటోమీటర్ ఆధారంగా నేను OD విలువలు 0 1 మరియు సుమారు ఒకటి లేదా మధ్యలో మాత్రమే పని చాలా సౌకర్యవంతంగా భావిస్తాను ఆ విధంగా నేను లీనియర్ రెజీమ్ లో మరియు సాధారణ డిటెక్టర్ ప్రాంతంలో చక్కగా ఉన్నాను అయితే ఇది స్పెక్ట్రోమీటర్ గరిష్ట విలువ మరియు ఇంకా ఎన్నో పై ఆధారపడి ఉంటుంది ఈ కొలతలో సాల్ట్స్ మరియు సూక్ష్మపదార్థాల జోక్యం గురించి మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ఒక నమూనాను తీసుకుంటున్నాం మొత్తం విషయం ఎండబెట్టడం గురించి మనం ఎండబెట్టినప్పుడు బ్రోత్ లో ఏది కరిగేది మాస్ మెజర్ కు దోహదపడుతుంది కాబట్టి మాస్ లో కొలిచే మాస్ లో డ్రై కాన్ సెన్ ట్రేషన్స్ సాల్ట్స్ ఉపయోగించని పదార్థాలు మరియు ఇతర విషయాలు ఉంటాయి అందువల్ల మనం సాల్ట్స్ మరియు సాల్ట్స్ మాస్ ని లెక్కించే తగిన నియంత్రణను కలిగి ఉండాలి తద్వారా మనం ODని లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక మంచి పాయింట్ నేను కొలత సమయంలో ఇక్కడ దీనిని ప్రస్తావించాలి అని అనుకున్నాను ఇక్కడ ఒక వీడియో ఉంది నేను మీకు లింక్ చూపించనివ్వండి ఇది మీకు మరికొన్ని వివరాలను ఇస్తుంది మీరు ఒకసారి దీని గురించి తెలుసుకోవాలంటే చూడవచ్చు 14 OD కొలతలో ఇవ్వబడింది మీరు వెళ్లి ఈ వీడియోని చూడవచ్చు ముందుకు సాగుదాం ప్యాక్డ్ సెల్ వాల్యూం మొత్తం యొక్క శాతం ఇది ఇంతకు ముందు మనం పేర్కొన్నాం ఇది సెల్ సస్పెన్షన్గా ఉండబోతోందో లేదో మీరు ఒక సెంట్రిఫ్యూజ్ ఉపయోగించి దానిని స్పిన్ డౌన్ మరియు కణాలు ఈ వాల్యూం ను ఇక్కడ ఆక్రమించబోతున్నాయి మొత్తం వాల్యూం ఇది అందువల్ల మొత్తం వాల్యూం ద్వారా ఈ వాల్యూం మీకు ప్యాక్డ్ సెల్ వాల్యూం శాతాన్ని ఇస్తుంది దీనిని ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు తరువాత సెల్ కంటెంట్స్ మెజర్మెంట్ త మరీ ముఖ్యంగా సెల్ సస్ పెన్షన్ ద్వారా కాకుండా హైఫే యొక్క పొడిగింపు ద్వారా పెరిగే బూజు కొరకు DNA మొత్తం మొత్తం లెక్కించవ నైట్రోజన్ ప్రోటీన్ ల మొత్తం సెల్స్ కణాల్లోలోని అమైనో యాసిడ్ మొత్తాన్నిచ్చు మరియు ఒకవేళ ప్రతి సెల్ లో DNA శాతం పెద్దగా మారదని మనం భావించినట్లయితే అప్పుడు ఇది సెల్ కాన్సెన్ట్రేషన్ యొక్క డైరెక్ట్ మెజర్ అవుతుంది దీని యొక్క కంటెంట్ ల యొక్క లెక్కింపు ద్వారా సెల్ కాన్సెన్ట్రేషన్ ను లెక్కించడానికి ఇది ఆధారం ఈ క్రమంలో డిఎన్ఎ టోటల్ నైట్రోజన్ ప్రోటీన్ మరియు అమైనో యాసిడ్స్ లెక్కించబడతాయి సెల్ సైకిల్ యొక్క వివిధ భాగాలలో మరియు ఇతర సమయాల్లో పెద్దగా మారదు కనుక DNA సాధారణంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అందువల్ల మొత్తం నైట్రోజెన్ ను లెక్కించవచ్చు ప్రోటీన్ని కూడా లెక్కించవచ్చు అయితే వైవిధ్యాలు ఉంటాయి అమైనో ఆమ్లాలు కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కణ పదార్థాల కొలతలకు ఆమోదించబడిన పద్ధతులు మొత్తం ఘటం గాఢతను లెక్కించే విధానాలు అవి మనం లైవ్ సెల్స్ పనితీరుకు వాస్తవానికి దోహదం చేయగలిగే కణాలు ఒకవేళ ప్రత్యక్షంగా ఉన్న సెల్స్ కాన్సెన్ట్రేషన్ ను కొలవడానికి పద్ధతులను ఇప్పుడు చూద్దాం ఈ పద్ధతులు డై మినహాయింపు పూత మరియు ఇతరాలు అనే రెండు పద్ధతులను పరిశీలిద్దాం ఇక్కడ వీడియోలు ఉన్నాయి నేను వీడియోల లోకి వెళ్ళడానికి ముందు కేవలం మీరు డై మినహాయింపు మరియు ప్లేటింగ్ సూత్రం చెప్పండి లెట్ డై మినహాయింపు అంటే లైవ్ సెల్స్ ద్వారా దృశ్యీకరించగల కొన్ని రకాల డైలను మినహాయించే సూత్రం పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అద్దకం సమక్షంలో కణం రంగు లేకుండా కనిపిస్తుంది మీకు రంగు లేనిది అని తెలుసు అందువల్ల రంగు లేని కణాల సంఖ్యను లెక్కించడం ద్వారా మరియు సెల్స్ మొత్తం లెక్కించడం ద్వారా మీరు డైరెక్ట్ మెజర్మెంట్ తల నుంచి సంభావ్య ఘటం గాఢతను పొందవచ్చు ఈ కొలతల కొరకు ఉపయోగించగల స్లైడ్ లు ప్రత్యేక స్లైడ్లగా ఉ న్నాయి వీటిని నియోబాయర్ ఛాంబర్లు హెమోసైటోమీటర్లు అని అంటారు ఒక నిర్ధిష్ట వాల్యూం నిఘంలో ఉండే కణాల సంఖ్యను మీరు విశ్వసనీయంగా లెక్కించే మార్గాలున్నాయి అదే కణపు గాఢత అది డై మినహాయింపు విధానం సూత్రం పూత సూత్రం ఏమిటంటే మీకు అగర్ ప్లేట్ ఒక ఘన మధ్యస్థ అగర్ దీనిలో అగర్ ఉంటుంది అప్పుడు మీరు కొన్ని తక్కువ సాంద్రత గల కణాలను తీసుకొని ఇక్కడ ప్లేట్ చేసి వాటిని ఇక్కడ ప్లేటులో పెట్టి వాటిని ప్లేట్ చేసినప్పుడు సెల్స్ గుణించబడతాయి మరియు అవి కొంత మేరకు గుణించబడతాయి ప్రతి సెల్ నుండి ఉత్పన్నమయ్యే సెల్స్ కనిపిస్తాయి ఒక సెల్ నాలుగు సెల్స్ గా మారుతుంది ఎనిమిది సెల్స్ మరియు అలా ఉన్నంత కాలం మిలియన్ల కొలదీ సెల్స్ గా మారతాయి ఆ దశలో కాలనీలు కంటికి కనబడుతాయి ప్రతి కాలనీ ఒకే సెల్ నుంచి ఉత్పన్నమైందని ఊహించి మీరు ఎన్ని కాలనీలను లెక్కించి ఆ సమయంలో ఆ సెల్స్ నంబర్ ను వివరించవచ్చు ఈ పద్ధతులకు సమయం పడుతుంది బదులుగా పూత పద్ధతికి సమయం పడుతుంది వేగంగా పెరిగే బ్యాక్టీరియాను కూడా మీరు రాత్రంతా అలాగే ఉంచాల్సి ఉంటుంది అయితే ఇది ఒక విధానం ఎందుకంటే లైవ్ సెల్స్ నుంచి మాత్రమే వలస వస్తుంది అందువల్ల మీరు ఎన్ని కాలనీలను ఉపయోగించగలరో లెక్కించడం ద్వారా సెల్ గాఢతను లెక్కించేవిధంగా మీరు ధృవీకరించుకోండి ఇక్కడ ఉన్న వీడియోలు వీడియోల వివరాలను మీకు చూపిస్తాను మీరు వాటిని ట్రైపాన్ కోసం ట్రైపాన్ బ్లూ మినహాయింపు పద్ధతి కోసం సంఖ్య పదిహేను కావాలి మరియు నవేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్ మెజర్మెంట్ కోసం పూత కోసం పదహారు మీరు కొలత వివరాల కోసం ఈ మంచి వీడియోలను చూడవచ్చు సబ్స్ట్రేట్ మరియు ప్రొడక్ట్ కాన్సెన్ట్రేషన్స్ స్పెక్ట్రోస్కోపీ కొరకు అనేక రకాల స్పెక్ట్రోస్కోపీలను ఉపయోగించవచ్చు మనకు సాధారణంగా తెలిసిన అబ్జెర్బెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఆ మాలిక్యూల్ ప్రత్యేకమైన ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్ వద్ద అబ్జెర్బెన్స్ కాన్సెన్ట్రేషన్స్ ను కొలవడానికి ఉపయోగిస్తాము ఫ్లోరోసెన్స్ అనేది మనము NADH ఫ్లోరోసెన్స్ మరియు ఇంకా ఎన్నో చూసాము ఈ పద్ధతిని ఉపయోగించగల ఫ్లోరోసెన్స్ సబ్స్ట్రేట్లు కలిగి ఉంటాయి IR స్పెక్ట్రోస్కోపీ ఇన్ఫ్రా రెడ్ స్పెక్ట్రోస్కోపీ మనము IR దగ్గర ఆ కు సంబంధించిన ఏదో గురించి మాట్లాడారు ఎన్ ఎంఆర్ న్యూక్లియర్ మాగ్నెటిక్ రిసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఈపీఆర్ ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రిసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించవచ్చు స్పెక్ట్రోస్కోపిక్ విధానాలను సబ్స్ట్రేట్లు మరియు ప్రొడక్ట్ల యొక్క కాన్సెన్ట్రేషన్స్ యొక్క ఆఫ్ లైన్ మెజర్మెంట్ కొరకు ఉపయోగించవచ్చు క్రొమటోగ్రఫీ క్రొమాటోగ్రాఫిక్ విధానాలను ఉపయోగించవచ్చు గ్యాస్ క్రోమటోగ్రఫీ హై ప్రజర్ లిక్విడ్ క్రొమటోగ్రఫీ HPLC మరియు వీటిని ఉపయోగించవచ్చు ఇలాంటి పద్దతులు చాలా ఎఫెక్టివ్గా వాడవచ్చు మాడ్యూల్ 2 చివరికి మేము వచ్చామని నేను అనుకుంటున్నాను మాడ్యూల్ 2 లో మనం ఏమి చేసామో చాలా క్లుప్తంగా క్లుప్తీకరిస్తున్నాము మనము బయో మాస్ మరియు బయో ప్రొడక్ట్స్ ఒక బయో ప్రాసెస్ యొక్క రెండు ముఖ్యమైన ఫలితాలుగా చూసాము అంటే మాడ్యూల్ 2 యొక్క ప్రధాన ఇతివృత్తం ఈ ఉత్పత్తుల వివరాలు మరియు తరువాత సెల్స్ ఏర్పాటు రేటు కొరకు మోడల్స్ సరళ నమూనాలు మరియు కొన్ని వివరాల మోడల్స్ ని మనము పరిశీలించాం మరియు తరువాత సబ్ స్ట్రేట్స్ ఎలా ఉంటాయి మరియు అవి ఏవిధంగా మార్పిడి చేయబడ్డాయి మరియు ఆ సబ్స్ట్రేట్ వృద్ధి రేటుపై ఏవిధంగా ప్రభావం చూపుతుంది కొన్ని మోడల్స్ ని మనం చూశాం అప్పుడు మనము పరిశ్రమలో ఉపయోగించే ఎంజైములు కొన్ని ఎంజైములు జీవ రియాక్టర్లో జీవ మార్పిడులకు ఉపయోగపడే ఎంజైమ్లు మరియు ఎంజైములు కైనెటిక్స్ తెలుసుకోవాలని మనము చెప్పాము మనము మైఖెలీస్ మెండెన్ కైనెటిక్స్ సవిస్తరంగా చూసాము అప్పుడు మనము ఇన్హెబిషన్ కైనెటిక్స్ కాంపిటీటివ్ నాన్ కాంపిటీటివ్ మరియు అన్ కాంపిటీటివ్ ఇన్హెబిషన్ కైనెటిక్స్ కూడా చూసాము ఇక్కడ కొన్ని ప్రొబ్లెమ్స్ వర్క్ చేద్దాం ఈ లెక్చర్ లో మనంవివిధ మెథడ్స్ చూశాము ఆన్ లైన్ ఆఫ్ లైన్ విధానాలు రెండు రకాలుగా ఉన్నాయని చెప్పాం ఆన్ లైన్ లో ఒక ప్రాధాన్యత ఉంది కానీ అందుబాటులో ఉన్న విధానాల విశ్వసనీయత కొంత మేరకు మాత్రమే ఉంటుంది చాలా తక్కువ పద్ధతులు అత్యంత విశ్వసనీయమైనవి అప్పుడు మనం సిద్ధాంతాలను పరిశీలించాం OD లెక్కింపు ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ లెక్కింపు సెల్ కంటెంటస్ మెజర్ మెంట్ మెథడ్ వంటి మొత్తం సెల్ కాన్సెన్ట్రేషన్ మెజర్మెంట్ కొరకు విధానాలను మనం పరిశీలించాం డై మినహాయింపు మరియు పూత వంటి వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్కు విధానాలు చివరగా మనం చూసిన కొన్ని పద్ధతులు మరియు ప్రొడక్ట్ కాన్సెన్ట్రేషన్ లకు సంబంధించినవి ఇది మాడ్యూల్ 2 ని ముగిస్తుంది మరియు ఇది లెక్చర్ 9 మనం 10వ ఉపన్యాసంలో కలిసినప్పుడు మనం మాడ్యూల్ నెంబరు 3లోని విషయాలను మరికొన్ని చెప్పుకుందాము మళ్ళీ కలుద్దాం